కాబట్టి ఈ ఫిగర్ 200 వోల్టుల తక్కువ వోల్టేజ్ వైపు సూచించబడిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ ను చూపిస్తుంది టెర్మినల్ వోల్టేజ్ లోడ్ అధిక వోల్టేజ్ వైపు తక్కువ వోల్టేజ్ కరెంట్ మరియు సామర్థ్యాన్ని ఏఫిషియన్సీ లెక్కించండి కాబట్టి ఈ ప్రశ్నలో వాస్తవానికి ఒక విషయం ఏమిటంటే తక్కువ వోల్టేజ్ వైపు 200 వోల్ట్ అధిక వోల్టేజ్ వైపు 2000 వోల్ట్ ఉంటుంది కాబట్టి ఇది స్లైడ్లో వ్రాయబడలేదుఅది ఇక్కడ మర్చిపోయాను అధిక వోల్టేజ్ వైపు 2000 వోల్ట్ తీసుకోండి అంటే N2 N1 10 అవుతుంది ఎందుకంటే N2 N1 V2 V1కాబట్టి 2000 ను 200 తో భాగిస్తే మీకు 10 వస్తుంది దీని ప్రకారంగా చూస్తే ఈ సర్క్యూట్ తక్కువ వోల్టేజ్ వైపు సూచిస్తుంది ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్ యొక్క మ్యాథమెటికల్ డెరివేషన్ ముందుగానే తెలుసుకున్నాము కాబట్టి తక్కువ వోల్టేజ్ వైపు వోల్టేజ్ 200 వోల్ట్స్ కర్సర్ వైపు చూడండి కోర్లెస్ కాంపోనెంట్ రెసిస్టెన్స్ 400Ω మరియు మాగ్నెటైజింగ్ కాంపోనెంట్ 231 Ω గా ఇవ్వబడింది ఇది కరెంట్ I0Ic మరియు Im విభజించబడింది కోర్లెస్ కాంపోనెంట్ రెసిస్టెన్స్ 400Ω లో ప్రవహించే కరెంట్ Ic మరియు మాగ్నెటైజింగ్ కాంపోనెంట్ 231 Ω లో ప్రవహించే కరెంట్ Im దీనిని ట్రాన్సిస్టర్ లా కాకుండా సిరీస్ పార్లల్ సర్క్యూట్ లా పరిష్కరించాలి ఎలాగంటే సింగిల్ ఫేస్ లో చేసిన విధంగా Re1 0 5 Ωఇది ప్రైమరీ వైపు ప్రవహించే కరెంట్ I2 మరియు I1 I0 I2 అది 7 9 Ω రెసిస్టెన్స్ మరియు 5 5 Ω రెసిస్టెన్స్ ను ఇన్దుక్టీవ్ లోడ్ అంటాము ఇది ప్రైమరీ తక్కువ వోల్టేజ్ వైపు సూచిస్తుంది మరియు లోడ్ వోల్టేజ్ V2 ఇంతకుముందు మనం చూశాము V2 kV2 ఇది అంతయూ మ్యాథమెటికల్ డెరివేషన్స్ కొరకే పారామితులన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి మేము అధిక వోల్టేజ్ వైపు ఉన్న టెర్మినల్ ఓల్టేజ్ V2 ని తక్కువ వోల్టేజ్ కరెంట్ I1 మరియు ఎఫిషియన్సీ కనుగొనవలసి ఉంటుంది ఇది IC Im Im 20032 IC 200400 కావునఇది సమాంతర సర్క్యూట్ అవుతుంది 866 ఆంపియర్ వస్తుంది IC 2004000 50 ఆంపియర్మనకు తెలుసు I0 IC j Im ఇది 0 866 ఆంపియర్ వాస్తవానికి ఇది I0 మాగ్నిట్యూడ్ 1 మరియు కోణం 600 ఆంపియర్ ఉంటుంది ఇప్పుడు మొత్తం లోడ్ రెసిస్టెన్స్ Re 0 5 Ω ప్రైమరీ వైపు నుండి మొత్తం రెసిస్టెన్స్ Re RL 0 98 Ω8Ω మరియు X మొత్తం Xe XL6Ω కాబట్టి ఇంపెడెన్స్ Z 8 j 6 గా ఉంటుంది అందువల్ల I2' లో వోల్టేజ్ వైపు వోల్టేజ్ V1 అవుతుంది ఇది మేము తీసుకున్న రిఫరెన్స్ వోల్టేజ్ కాబట్టి 200 ∠00 8 j 6 ఇది 20 ∠ 36 90 ఆంపియర్ అవుతుంది కాబట్టిI1 మొదటి భాగం I2 I0 ఇక్కడ సర్క్యూట్లో KCL వర్తింపచేస్తే I1 I0 I2 వస్తుంది అలా చేస్తే I2 ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఇది I0 కాబట్టి ఇది 20 9 ∠ 38 ఆంపియర్ వస్తుంది ఇప్పుడు V2 అనేది V1 I2 Re jXe KVL ను ఈ సర్క్యూట్ లో వర్తింప చేయాలి కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ I2 KVL ను ఈ సర్క్యూట్ లో వర్తింపచేస్తే మనకు ఈ విదంగా వస్తుంది I2 Re j XeV2 V10 దీని నుంచి V2 తీసుకుంటేV2V1 I2 Re j Xe వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో V2200∠0° 20∠ 36 1 j0 5 అవుతుందిదీనిని సరళీకృతం చేస్తే 192 5∠ 2° వస్తుంది V2 యొక్క మాగ్నిట్యూడ్ 192 ఇంతకు మునుపు మేము చూసాము V2 k V2 మరియు N2N110 ఎందుకు అంటే అధిక ఓల్టేజ్ వైపు 2000 వోల్ట్స్ కాబట్టి K 110 మరియు V2 K V2 V2 అనేది 1925 వోల్ట్స్ మరియు V2 యొక్క యాంగిల్ 2o V2 యొక్క మాగ్నిట్యూడ్ 1925 వోల్ట్స్ మరియు తదుపరిది ఏఫిషియన్సీ ని లెక్కించాలి అవుట్పుట్ V2I2 cos ∅2 సర్క్యూట్ చూడండి ఈ వోల్టేజ్ V2మధ్య యాంగిల్ ∅2 వాస్తవానికి I2యాంగిల్ మరియు V2 యాంగిల్ మధ్య తేడా ను డిఫరెన్స్ యాంగిల్ అంటాము కాబట్టిఇది V2 I2 cos ∅2 కాబట్టి V2192 5 I2 మాగ్నిట్యూడ్ 20 మరియు కాస్ I2యాంగిల్ 36 9 మరియు V2యాంగిల్ 2o V2 యాంగిల్ 2o ఈ I2యాంగిల్ 36 9o మరియు వీటి మధ్య వ్యత్యాసం cos ∅ ఇవి రెండూ లాగ్గింగ్ లో ఉన్నాయి దీనిని V1 ను రిఫరెన్స్ గా పరిగణిద్దాము ఇది V1 రిఫరెన్స్ ఒక యాంగిల్ 36 9o మరొకటి 2o 2o అనేది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అందుకే 36 9 o 2o దీనిని సరళీకృతం చేస్తే 3160 వాట్స్ వస్తుంది అదే సమయంలో అవుట్పుట్ చూస్తే I22 RL ఇది లోడ్ పవర్ 9 ఇది 3160 వాట్స్ కాబట్టి సమాధానం సరైనది ఇక్కడ ఇన్పుట్ పవర్ ఏమిటంటే V1 కరెంట్ I1 cos ∅1 ఇక్కడ తక్కువ వోల్టేజ్ వైపు వోల్టేజ్ V1కరెంట్ I1 V1 200 వోల్ట్ I1 20 9∅1 38 o ఇది 3300 వాట్స్ వస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ అనేది అవుట్పుట్ ఇన్పుట్ అంటే 31603300 ఇది 95 75 వస్తుంది దీన్నిబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువ అని తెలుస్తుంది ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ రేటింగ్ 500 KVA 2200 500 వోల్ట్ అధిక వోల్టేజ్ వైపు 2200 లో వోల్టేజ్ వైపు 500 వోల్ట్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 10 ఇంపెడెన్స్ కలిగి ఉంది 10 అంటే అది డైమెన్షన్ లేనిది అంటే 0 1 నేను దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను దీనికి రెసిస్టెన్స్ 0 01 ఇవ్వబడింది ఇంపెడెన్స్ విలువ రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ కనుగొనాలి కానీ అది ఇంపెడెన్స్ 0 10 ఇవ్వబడింది కాబట్టి దీన్ని ఎలా చేయగలరు దీన్ని ఎలా చేయగలమో జాగ్రత్తగా వినండి కాబట్టి ఇలాంటి రకమైన సమస్య తరువాత వస్తుంది కాబట్టి మీరు దీన్ని చాలా సులభంగా చేయవచ్చు మొదట పూర్తి లోడ్ కరెంట్ను కనుగొనండి ఎందుకంటే దీనిని పూర్తి లోడ్ KVA అంటారు ఇది 500 KVA ఇది 500 1000 వోల్ట్ ఆంపియర్ మరియు 500 వోల్ట్ తో తక్కువ వోల్టేజ్ వైపు భాగించబడినది తక్కువ వోల్టేజ్ వైపు ఇది పూర్తి లోడ్ కరెంట్ ఎందుకంటే 500 వోల్ట్ తక్కువ వోల్టేజ్ వైపు కాబట్టి అదేవిధంగా అధిక వోల్టేజ్ వైపు కావాలంటే 2200 తో భాగించవచ్చు కానీ మేము తక్కువ వోల్టేజ్ వద్ద తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇది 1000 ఆంపియర్ కాబట్టి బేస్ ఇంపెడెన్స్ Z అవుతుంది బేస్ ఇంపెడెన్స్ ఉన్నప్పుడు దీనిని ZB అంటారు అది V2 I2f lఅవుతుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ వైపు వోల్టేజ్ 500 ఇది రేట్ వోల్టేజ్ మరియు పూర్తి లోడ్ కరెంట్ 1000 ఆంపియర్ ఇది బేస్ ఇంపెడెన్స్ ఆధారంగా వాస్తవానికి నిర్ణయించబడుతుంది రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ ఇంపెడెన్స్ విలువ కనుగొనాలి కాబట్టి ఇదిZB V2I2fl కాబట్టి 5001000 12Ω అవుతుంది ఇప్పుడు ఇంపెడెన్స్ Z గా ఉండనివ్వండి కాబట్టి ఇంపెడెన్స్ Z ZB ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ ఇంపెడెన్స్ Z అని అనుకుంటే అప్పుడు Z ZB ఇంపెడెన్స్ అవుతుంది ఇది డైమెన్షన్ లెస్ పరిమాణం ఇక్కడ Z అనేది Ω Z బేస్ కూడా Ω కాబట్టి Z ZB డైమెన్షన్ లెస్ పరిమాణంZ ను ZB బేస్ తో భాగిస్తే Z బేస్ ½ వస్తుంది కాబట్టిZ ZB అనేది 2Z అవుతుందికాబట్టి ఇంపెడెన్స్ 2 Z 0 1అవుతుంది 05 Ω అవుతుంది ఇక్కడ Z అనేది ఇంపెడెన్స్ ఇది Ω లలో ఉంటుంది ఇది డైమెన్షన్ లెస్ పరిమాణం కాబట్టి 2Z 0 1 Z వాస్తవానికి Ω లో ఉంటుంది దీని విలువ 0 05 Ω అవుతుంది ఇప్పుడు రెసిస్టెన్స్ R ZB అని తెలుసు కాబట్టి R 0 01 Ω ఇవ్వబడింది కాబట్టి ఈ R వాస్తవానికి 0 01 మరియు Z మనకు ½ వచ్చింది కాబట్టి ఇది వాస్తవానికి రెసిస్టెన్స్ 0 01 ½ కాబట్టి 0 02 వస్తుంది ఇది 2 అందువల్ల ఇప్పుడు X ను కనుగొనండి మాకు X2 R2 Z 2 అని తెలుసు కాబట్టి ఇక్కడ ఉపయోగించి X √Z 2 R2 ఇక్కడ Z 0 05 మరియు R 0 01మేము X విలువ 0 049 గా పొందాము రియాక్టన్స్ అనేది RZB ఇది మరియు ఇది Ω లో ఉంటుంది కనుక 0 049 ½ఇది యూనిట్కు 9 8 లేదా 0 98 కాబట్టి ఈ విషయాన్ని ఈ విధంగా లెక్కించవచ్చు మీరు ఈ అభ్యాసం చేయండి తక్కువ వోల్టేజ్ వైపు పూర్తి లోడ్ కరెంట్ ని అధిక వోల్టేజ్ వైపు పూర్తి లోడ్ కరెంట్ ని మరియు బేస్ ఇంపెడెన్స్ కనుగొనండి మరియు ఇప్పుడు ఒకేలాంటి ఫలితం లభిస్తుందో లేదో చూడండి ఇప్పుడు నష్టాలు మరియు సమర్థత గురించి చర్చించుకుందాం కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్లో వివిధ రకాలైన నష్టాలు ఉన్నాయిమన ప్రధాన ఆందోళన ఏమిటంటే ఐరన్ లాసెస్ అనేది కోర్ లాసెస్ ఇది ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ కలిగి ఉంటుంది మరియు కాపర్ లాసెస్ I2R లాస్ వైన్డింగ్ రెసిస్టెన్స్ కాబట్టి కోర్ లాస్ అంటే హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ స్థిరమైన వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేసే ట్రాన్స్ఫార్మర్ కోసం కోర్ లాస్ స్థిరంగా ఉంటుంది వోల్టేజ్ స్థిరంగా ఉంటే ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుందికోర్ లాస్ దాదాపు స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ లాస్ కోసం ఎడ్డీ వ్యక్తీకరణను చూశాము సాధారణంగా వోల్టేజ్ లేదా ఫ్రీక్వెన్సీ యొక్క వైవిధ్యం చాలా తక్కువ ఈ కోర్ లాస్ మరియు కాపర్ లాస్ స్థిరమైనవిగా పరిగణిస్తాము ఇది I2R లాస్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్ లోడ్ కరెంట్ కలిగి ఉన్నప్పుడు వైండింగ్ రెసిస్టెన్స్ లో ఈ నష్టం సంభవిస్తుంది కాబట్టి వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ లో లోడ్ మారితే ట్రాన్స్ఫార్మర్ కరెంట్ I మారుతూ ఉంటుంది కాబట్టి ఈ కాపర్ లాస్ అనేది వేరియబుల్ నష్టం అన్ని సమయాలలో లోడ్ స్థిరంగా ఉండదుఎప్పుడైతే కరెంట్ స్థిరంగా ఉండదో అప్పుడు ఈ కాపర్ లాస్ అనేది వేరియబుల్ నష్టం గా పరిగణించబడుతుంది ట్రాన్స్ఫార్మర్ లోడ్ కరెంట్ ను కలిగి ఉన్నప్పుడు కాపర్ లాస్ పూర్తి లోడ్ నిష్పత్తి యొక్క స్క్వేర్ గా మారుతుంది సాధారణంగా i మారుతూ ఉంటే లోడ్ కూడా మారుతుంది కాబట్టి కొన్నిసార్లు పూర్తి లోడ్ నిష్పత్తి యొక్క స్క్వేర్ గా వ్యక్తీకరించబడుతుంది దానిని తరువాత చూస్తాము ఇప్పుడు ఇతర రకమైన లాస్ అంటే దీనిని మన అధ్యయనంలో పరిగణించలేదు కానీ మన సాధారణ జ్ఞానం కోసం వివరిస్తాను దీనిని లోడ్ లేదా స్ట్రే నష్టం అని పిలుస్తాము ఇది ఎక్కువగా లీకేజీ క్షేత్రాల నుండి వస్తుంది ట్యాంక్ గోడ మరియు కండక్టర్లలో ఎడ్డీ ప్రవాహాలను ప్రేరేపిస్తుంది విద్యుద్వాహక నష్టం ఈ నష్టం యొక్క సీటు వాస్తవానికి ఇన్సులేటింగ్ పదార్థాలలో ముఖ్యంగా నూనెలో మరియు ఘన ఇన్సులేటర్ లలో ఉంటుంది కాబట్టి ప్రధాన నష్టాలు కోర్ లాస్ లేదా ఐరన్ లాస్ Wi ను పరిగణిస్తాము ఇది స్థిరమైన నష్టమని మేము అనుకుంటాము ఎందుకంటేవోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుంది అనుకుంటాం మరొకటి కాపర్ లాస్ ఇది వేరియబుల్ నష్టం ఎందుకంటే లోడ్ మారితే కరెంట్ మారుతుంది ఇది వేరియబుల్ నష్టం కాబట్టి రెండవ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాస్ ఏమిటంటే I22 R1 I22 R2 ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ను మేము చూశాము మరియు నేను 1 సర్క్యూట్కు తిరిగి వెళ్తున్నాను నేను సర్క్యూట్ గీయడానికి బదులుగా 1 సర్క్యూట్కు తిరిగి వెళ్తున్నాను ప్రాధమిక మరియు సెకండరీ వైండింగ్లు ఈ విధంగా ఉన్నప్పుడు వేచి ఉండండి నేను మీ కోసం డ్రా చెస్తాను శోధించడం కంటే సర్క్యూట్ను డ్రా చెస్తాను దీనిని కోర్ లాస్ కాంపోనెంట్ అని పిలుస్తారు మరియు ఇది అయస్కాంతత్వం లాస్ కాంపోనెంట్ మరియు ఇది ప్రాధమిక వైపు మరియు ఈ వైపు R1 మరియు X 1 ని కలిగి ఉంటుంది మరియు ఇది ప్రాధమిక వైపు వైండింగ్ మరియు ఈ సెకండరీ వైపు వైండింగ్ Wi ఈ స్థలాన్ని సమకూర్చుకోగలనని అనుకుందాం దానిని స్పష్టంగా చెప్పండి నేను ఇక్కడ గీస్తున్నాను అది అర్థం అవుతుందో లేదో చూడండి ఇది R మరియు ఇది ఈ వైపు ఒక ప్రైమరీ వైపు కాబట్టి ఇది కరెంట్ I1 ఈ కరెంట్ I0 మరియు ఈ వైపు కరెంట్ మేము I2 తీసుకుంటున్నాము మరియు ఇది ప్రైమరీ వైండింగ్ మరియు ఇది R1 మరియు ఇది సెకండరీ వైండింగ్ కాబట్టి ఈ వైపు R2 ఇది X2 మరియు ఇక్కడ లోడ్ ఉంది కాబట్టి ఇది R2 మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ I2 కాబట్టి ఇక్కడ మొత్తం లాస్ I22 R1 మాగ్నిట్యూడ్ ఇక్కడ I2 మాగ్నిట్యూడ్ R2 ఇది మొత్తం రాగి లాస్ రియల్ పవర్ లాస్ కాబట్టి దానిని శుభ్రం చేస్తాను I22 R1 I22 R2 మొత్తం రాగి లాస్ అని మేము వ్రాస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో I22 ఉమ్మడి గా ఉంది కనుక బయటికి తీయండి కాబట్టి ఇది R2 I2 I2 2 R1 అవుతుంది కాబట్టి I2 I2 N2 N1 అంతకుముందు మనం చూశాము కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండిప్రతిక్షేపిస్తే అది R2 మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం లో అంతటా K N1N2 తీసుకున్నట్లు తెలుసు కాబట్టి K N1N2 అయితే అది R2 R1K 2 I2 2 అవుతుంది కాబట్టి కాపర్ లాస్ Re2 I2 2 అవుతుంది ఈ Re2 వాస్తవానికి సెకండరీ వైపు సమాన నిరోధకత ని సూచిస్తుంది ప్రాధమిక వైపు నిరోధకత ని తీసుకుంటే అది R1 K2 R2 అవుతుంది సెకండరీ వైపు సూచించేటప్పుడు మేము దీనిని చెప్పాము ఇది Re2 I22 కాపర్ లాస్ కాబట్టి ఇప్పుడు x I2I2fl ను పరిశీలిద్దాం ఎందుకంటే మేము సెకండరీ వైపు చేస్తున్నాము ఎందుకంటే లోడ్ సెకండరీ వైపు ఉంచబడుతుంది కనుక I2I2fl ఇక్కడ I2fl పూర్తి లోడ్ కరెంట్ ఇప్పుడే 500 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైపు పూర్తి లోడ్ కరెంట్ను లెక్కించడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాము మనకు 1000 ఆంపియర్ వచ్చింది గణితపరంగా వ్రాస్తే x I2I2fll ఇక్కడ I2fl అనేది పూర్తి లోడ్ ని సూచిస్తుంది సెకండరీ వైపు ఉన్న పూర్తి లోడ్ కరెంట్ I2fl అందువలనఈ సమీకరణం నుండిI2 x I2fl 1 మరియు 2 వ సమీకరణం నుండి మనకు కాపర్ లాస్ Re2 వస్తుంది ఎందుకంటే Re2 I22 కాబట్టి ఇక్కడ మనం I2 ను పెడుతున్నాము కాపర్ లాస్ Re2 2 వస్తుంది దీనిని X2 I2fl2 Re2 మేము రాగి నష్టాన్ని X2 Wc Wc I2fl 2 Re2 అని వ్రాయగలము దీనిని పూర్తి లోడ్ కాపర్ లాస్ అంటారుWc అనేది పూర్తి లోడ్ కాపర్ లాస్ X I2 2 fl Re2 కాపర్ లాస్ X2 Wc Wc ఇది చాలా పూర్తి లోడ్ కాపర్ లాస్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ కాబట్టి ఇది సాధారణంగా V2 I2 cos ∅2 ఇప్పుడు V2 మనకు తెలుసు మరియు పూర్తి లోడ్ I2 x I2fl విలువను ప్రతిక్షేపిద్దాము కాబట్టి x V2 I2fl cos∅2 వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో I2 x I2fl కాబట్టి అవుట్పుట్ x Pfl కాబట్టి Pfl వాస్తవానికి పూర్తి లోడ్ అవుట్పుట్ ఉదాహరణకు 500 KVA కి పవర్ ఫ్యాక్టర్ ఇవ్వబడితే మేము Pfl ను కనుగొనగలము కాబట్టి ప్రాథమికంగా Pfl V 2 I2fl cos ∅2 కాబట్టి అది పూర్తి లోడ్ అవుట్పుట్ 500 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ కోసం మేము ఇప్పుడు కరెంట్ ని పొందాము అందుకే వాట్ పరంగా శక్తిని కనుగొనాలంటే V 2 I2fl cos ∅2 అంటే పూర్తి లోడ్ అవుట్పుట్ మరియు అవుట్పుట్ X P f l X 1 అయితే అప్పుడు అవుట్పుట్ పూర్తి లోడ్ అవుట్పుట్ అవుతుంది లేదా X మారుతూ ఉంటే అవుట్పుట్ కూడా మారుతుంది మరియు అది ట్రాన్స్ఫార్మర్ విషయంలో జరుగుతుంది ఎందుకంటే లోడ్ అనేది రోజంతా మారుతూ ఉంటుంది కాబట్టిఇన్పుట్ అవుట్పుట్ నష్టం కాబట్టి ఇది అవుట్పుట్ XPf l నష్టాలు కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ కోర్ లాస్ కాపర్ లాస్ రెండూ మనం పరిగణించాలి కాబట్టి ఇన్పుట్ x P f l అవుట్పుట్ Wi దీనిని కోర్ లాస్ లేదా ఐరన్ లాస్ అని అంటాము X2Wc కాబట్టి ఇది సమీకరణం 5 కాబట్టి సామర్థ్యం అంటే అవుట్పుట్ ఇన్పుట్ సామర్థ్యాన్ని x Pf l అని వ్రాయవచ్చు ఇది అవుట్పుట్ మొత్తం ఇన్పుట్ ఇప్పుడు గరిష్ట సామర్థ్యం కోసం d dx 0 అవుతుంది d dx 0 అయితే ఐరన్ లాస్ కాపర్ లాస్ అవుతుంది కావున గరిష్ట సామర్థ్యం పొందటానికి మనం దీనిని గుర్తుంచుకోవాలి ఇది సమస్యలను పరిష్కరించేటప్పుడు ఉపయోగపడుతుంది గరిష్ట సామర్థ్యం కోసం ఐరన్ లాస్ కాపర్ లాస్ కానీ ఈ డెరివేటివ్ ని మీరు దయచేసి స్వయంగా చేయండి మీకు ఈ సమాధానం లభిస్తుంది అందువల్ల గరిష్ట సామర్థ్యం కోసం కోర్ లాస్ కాపర్ లాస్ అందువల్ల ηmax ఉంచినట్లయితే Wi X Wc అంటేఈ వ్యక్తీకరణలో ఉంచినట్లయితే X2 Wc Wi అప్పుడు అది x Pfl x Pfl Wi అవుతుంది అప్పుడు గరిష్ట సామర్థ్యం x P fl x P fl 2 Wi అవుతుంది కాబట్టిఇదంతా ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట సామర్థ్యం కోసం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క రోజంతా సామర్థ్యం దీనికి ఒక సూత్రం ఉంది దీనిని అర్థం చేసుకోవడానికి ఒక సమస్యను చూద్దాము రోజంతా సామర్థ్యం 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ కిలో వాట్ హవర్స్ 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ కిలో వాట్ హవర్స్ ఐరన్ లాస్ స్థిరంగా మొత్తం 24 గంటలు ఉంటుంది ఐరన్ లాస్ ఎంతైనా కానివ్వండి ఇది స్థిరంగా ఉంటుంది రోజుకు ఐరన్ లాస్ ను 24 తో గుణించాలి తద్వారా కిలో వాట్ హవర్ లో వస్తుంది గంట గంటకు లోడ్ కరెంట్ స్క్వేర్ ప్రకారం కాపర్ లాస్ మారుతుంది కాపర్ లాస్ మారుతూ ఉంటుందివేరియబుల్ కానీ ఐరన్ లాస్ స్థిరంగా ఉంటుంది మనం ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు చూస్తాము ఇప్పుడు మరొక విషయం వోల్టేజ్ నియంత్రణ ఇది చాలా సులభమైన విషయం సెకండరీవోల్టేజ్లో మార్పు కారణంగా లోడ్లో మార్పుతో టెర్మినల్ వోల్టేజ్ మారుతుంది వైండింగ్ రెసిస్టెన్స్ మరియు లీకేజ్ రియాక్టన్స్ అంతటా పడిపోతుంది ఎందుకంటే లోడ్ మారితేఅప్పుడు సహజంగా సెకండరీవైపు వోల్టేజ్ తగ్గుతుంది అందువల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ నియంత్రణ సెకండరీ టర్మినల్ వోల్టేజ్ లోడ్ లేని సందర్భం నుండి పూర్తి లోడ్ వరకు ఉన్న నికర మార్పుగా నిర్వచించబడింది కాబట్టి లోడ్ లేని సందర్భం నుండి పూర్తి లోడ్ వరకు దాని యొక్క రేటేడ్ వోల్టేజ్ గా వ్యక్తీకరించబడింది అంటే ఇది V2 0 లోడ్ లేని సందర్భం మరియు ఇది V 2 f l పూర్తి లోడ్ V 2 f l 100 ఇది వోల్టేజ్ నియంత్రణ ఇది సెకండరీ టర్మినల్ వోల్టేజ్ నికర మార్పు ఇది లోడ్ లేని సందర్భం నుండి పూర్తి లోడ్ వరకు వోల్టేజ్ గా వ్యక్తీకరించబడినది ఇది వోల్టేజ్ నియంత్రణ V2 0 అంటే V2 fl అంటే ఏమిటి క V2 0 అంటే సెకండరీ వోల్టేజ్ లోడ్ లేనప్పుడు అంటే V2 0 E2 నో లోడ్ కండిషన్ అంటే లోడ్ లేనప్పుడు మరియు V2fl పూర్తి లోడ్ సెకండరీ వోల్టేజ్ అ ఇది రేటెడ్ సెకండరీ వోల్టేజ్కు సర్దుబాటు చేయబడుతుందని భావించబడుతుంది కాబట్టి వోల్టేజ్ నియంత్రణ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ ని సూచిస్తుంది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కోసం వోల్టేజ్ నియంత్రణ 0 ఎందుకంటే ఆ సందర్భంలో V2 0 V 2 f lఆదర్శ ట్రాన్స్ఫార్మర్ కనుక కాబట్టి ఆ సందర్భంలో ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ నియంత్రణ 0 అవుతుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క సరైన కార్యాచరణ కొరకు వోల్టేజ్ నియంత్రణ విలువ తక్కువగా ఉండటం మంచిది అందువలన లోడ్ యొక్క టర్మినల్ అంతా వోల్టేజ్ ఉండటం మంచిది ఇప్పుడు మీరు సర్క్యూట్ ని గమనించినట్లైతే ఇది E2 ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ వైండింగ్ తప్ప ఏమీ లేదు కాబట్టి E2 V20 మరియు ఇది Re2 Xe2 ఇది సెకండరీ రెసిస్టెన్స్ మరియు రియాక్టెన్స్ లోడ్ లో కరెంట్ I2 మరియు వోల్టేజ్ V2 ఉంటుంది సమానమైన సర్క్యూట్ ని పరిగణించండి ఈ సర్క్యూట్ ని చూడండి అప్పుడు Re2 వాస్తవానికి R2 R1K 2 అవుతుంది కాబట్టి R2 R1k 2 మరియుXE2 X2 X1K 2 ఇది సెకండరీకి వైపు సూచించబడిన సమానమైన సర్క్యూట్ షంట్ బ్రాంచ్ ప్రతీది విస్మరించి అంచనా వేయబడింది Re2 XE2 వ్యక్తీకరణ తెలుసు దీనిని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు వేర్వేరు పవర్ ఫ్యాక్టర్ కోసం వోల్టేజ్ నియంత్రణ వ్యక్తీకరణ చూద్దాము కేసు 1 మేము యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ ని భావించాము లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇది పూర్తిగా రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది ఇది పూర్తిగా నిరోధకమైతే కరెంట్ I2 మరియు V2 రెండూ ఒకే దిశలో ఉన్నాయి రెండూ ఒకే దిశలో ఉంటే ఇది వోల్టేజ్ V2 మరియు ఇది రెసిస్టెన్స్ Re2 వద్ద వోల్టేజ్ I2 Re2 ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ కాబట్టి ఇది I2 మరియు V2 రెండూ ఒకే దశలో ఉంటాయి మరియు ఇది మరొక విషయం I2Re2 డ్రాప్ కూడా జతచేయబడుతుంది ఎందుకంటే E2 V2 I2 Re2 j I2 XE2 j I2 XE2 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 90o ఉంటుంది మరియు ఇది వోల్టేజ్ E2 మరియు ఇది కాబట్టి దీని అర్థం E2 2 √ V2 I2 Re2 2 I2 Xe2 2 అవుతుంది అందుకే E2 2 V2 I2 Re2 2 I2 XE2 2 అంటే E2 2 √ఇది ఇప్పుడు సుమారుగా E2 కోసం వ్రాయగలిగే విధంగా మనం E2 cos V2 I2Re2 కూడా వ్రాయవచ్చు కాబట్టి అందుకే మేము E2 cos V2 I2 Re2 వ్రాసాము ఇప్పుడుసుమారు గా 0 అయితే cos 1 అవుతుంది కాబట్టి సుమారు E2 V 2 I 2 R e2 అని వ్రాయవచ్చు E2 V2 V2 I2 R e2 V 2 లేదా E 2 V 2 0 అంటే V 2 0 V 2 V 2 I 2 R e2 V 2 కాబట్టి ఇది రెగ్యులేషన్ వ్యక్తీకరణ అదే విధంగాకరెంట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్ అంటే కరెంట్ లాగింగ్ కాబట్టి ఈ సెకండరీ కరెంట్ I2 V2 తో కోణం ∅2 వెనుకబడి ఉంది కాబట్టి ఆ సందర్భంలో కరెంట్ వెనుకబడి ఉంటుంది కాబట్టి దీని వెంట డ్రాప్ I2 Re2 అవుతుంది మరియు తరువాత I2 XE2 ఇది అవుతుంది మరియు ఈ కోణం 90 o మరియు ఇది Re2 మరియు V2 మరియు E2 మధ్య కోణం ఇప్పుడు అన్ని హారిజాంటల్ మరియు వర్టికల్ ప్రొజెక్షన్ ని పరిగణించండి కాబట్టి ఈ భాగం చూడండి నేను కర్సర్ను చూడండి ఇక్కడ I2Re2 cos ∅2 ఉంటుంది ఎందుకంటే ఇది ∅2 ఈ కోణం∅2 కాబట్టి సాధారణ జ్యామితి నుండి ఈ కోణం కూడా ∅2 ఈ కోణం ∅2 ఉంటుంది కర్సర్ వైపు చూడండి ఇది మనం సాధారణ జ్యామితిని ఉపయోగించి చేయవచ్చు అందువలన ఈ భాగం I2Re2cos ∅2 మరియు ఇక్కడ నుండి ఇక్కడకు నేను I2 Xe2 sin∅2 ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని చూడండి ప్రతీది గుర్తించబడింది మరియు ఈ మొత్తం నిలువు గీత ఈ కోణం ∅ కాబట్టి ఇది ∅2 కాబట్టి ఇది I 2 Xe2 cos∅2 అవుతుంది మరియు ఈ నిలువు భాగం మీరు ఈ భాగాన్ని చూస్తే I2Re2sin ∅2 అవుతుంది కాబట్టి ఇది సాధారణ జ్యామితి కాబట్టి వివరించడానికి ఎక్కువ లేదు ఎందుకంటే సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్ ఫేజర్ రేఖాచిత్రం లో ప్రతీది చూశాము కాబట్టి త్రిభుజాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ భాగాన్ని మరియు ఈ భాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే నా ఉద్దేశ్యం E22 V2 I2 Re2 cos ∅2 I2 XE2 sin ∅2 2 I2 XE2 cos ∅2 I2 Re2 sin ∅2 2 అవుతుంది కాబట్టి E22 వ్రాయబడింది E22 ని పొందాము ఇప్పుడు E2 ని పొందగలము ఒక ఉజ్జాయింపుగా కూడా E2 cos ను వ్రాయవచ్చు అంటే నా ఉద్దేశ్యం అంటే దీనిని అర్థం చేసుకోవచ్చు నా ఉద్దేశ్యం E2 cos అంటే ఈ భాగం V2 I2 Re2 cos ∅2 I2 XE2 sin ∅2 మేము ఈ సమీకరణాన్ని ఇక్కడ వ్రాసాము ఇప్పుడు చాలా చిన్నది 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి cos 1 కాబట్టి E2 V2 ఈ పదం అవుతుంది లేదా E2 V2 V2 అని వ్రాయవచ్చు ఇది I2 ఉమ్మడి ఉంది కనుక బయటికి తీసుకుంటే ఇది V20 V2 V2 I2 Re2 cos ∅2 XE2 sin ∅2 V2 ఇంతకుముందే మనం సెకండరీ వైపు బేస్ ఇంపెడెన్స్ ని చూశాము ఇది సెకండరీ వైపు V2I2 Z B 2 V2 I2 Z B అంటే బేస్ ఇంపెడెన్స్ మరియు 2 అంటే సెకండరీ వైపు కాబట్టి ఈ సమీకరణం I2 Re2 cos ∅2 XE2 sin ∅2 V2 మనం వ్రాయవచ్చు మరియు ఆ V2 I2 ZB 2 కాబట్టి అది ZB2 అందువలన మేము వ్రాయగలము V20 V2V2 Re2Z B 2cos ∅2 XE2Z B 2 sin ∅2 అంటే ఇది యూనిట్కు Re2 అని నిర్వచించుకుందాం అంటే డైమెన్షన్ లెస్ పరిమాణం ఈ pu అంటే పర్ యూనిట్కు అని అర్ధం కాబట్టి యూనిట్కు Re2 Z B 2 మరియు Xe2 యూనిట్కు Xe2 Xe2 Ze2 మరియు నేను ఇక్కడ వ్రాసినట్లు పర్ యూనిట్కు ఉంటుంది అందువల్ల V2 వోల్టేజ్ నియంత్రణ పరంగా Re2 cos∅2 XE2 sin ∅2ఇది చాలా సులభం కొంచెం అబ్యాసం అవసరం ధన్యవాదాలు